విశ్వవిద్యాలయాలు మరియు మేధోసంపత్తి ఆధునిక విశ్వవిద్యాలయాలలో మేధోసంపత్తి ఒక ముఖ్యమైన అంశంగా మారింది మేధోసంపత్తి అనేది కొత్త విశ్వవిద్యాలయానికి పునాది అని మీరు చెప్పవచ్చు ఇది అమెరికాలో తీసుకు వచ్చిన బేహ్ డోల్ యాక్ట్ వల్ల జరిగింది ఇది విశ్వవిద్యాలయాలకు వారి వారి ఆవిష్కరణల వాణిజ్య అభివృద్ధి కోసం లైసెన్స్ ఇవ్వడానికి అనుమతించింది ఇప్పుడు బేహ్ డోల్ యాక్ట్ అమల్లోకి రాకముందు ప్రజా నిధులను ఉపయోగిస్తున్న ఏ విశ్వవిద్యాలయానికి కూడా పేటెంట్ ఇవ్వడానికి అనుమతించబడలేదు ఎందుకంటే ఇది ప్రజా నిధుల వినియోగాన్ని కలిగి ఉంది మరియు ప్రజా నిధుల వాడకంతో పేటెంట్ పొందడం సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రైవేటీకరించడం వలే చూడవచ్చు ఇప్పుడు ఈ చట్టం విశ్వవిద్యాలయాలకు వారి ఆవిష్కరణలకు లైసెన్స్ ఇవ్వడానికి మరియు వాటి వాణిజ్యపరమైన అభివృద్ధికి అనుమతించింది పేటెంట్ చట్టాలలో ఉన్న మినహాయింపులో భాగంగా మనం ఈ చట్టం యొక్క పరిధిని అర్థం చేసుకోవాలి సాంప్రదాయకంగా చూస్తే పేటెంట్ చట్టాలు విద్యార్థుల బోధన కోసం లేదా ఏదైనా పరిశోధన కార్యకలాపాలను పేటెంట్ ఉల్లంఘన యొక్క పరిధి నుండి మినహాయించాయి కాబట్టి విశ్వవిద్యాలయాలలో లేదా తరగతి గదులలో ఏమి జరిగినా అది ఉల్లంఘన యొక్క పరిధిలోకి వచ్చినా వాటికి మినహాయింపు ఉంది ఎందుకంటే ఇది విద్యార్థులకు బోధించడానికి అవసరం కాబట్టి ఈ మినహాయింపు US చట్టంలో కూడా ఉంది కానీ విశ్వవిద్యాలయాలలో అభివృద్ధి చేయబడిన ఉత్పత్తులను నిర్ధారించడానికి ఇది వచ్చింది విశ్వవిద్యాలయాలలో సృష్టించబడిన మేధో సంపత్తి హక్కులను వాణిజ్యీకరించవచ్చు భారతదేశంలో ఇలాంటి ప్రయత్నం జరిగింది మేధో సంపత్తిని అభివృద్ధి చేయడానికి ఉపయోగించే ప్రజా నిధుల గురించి మాట్లాడే బిల్లు ఆమోదించబడింది దీనిని PUPFIP బిల్లు అని పిలుస్తారు ఇప్పుడు ఈ బిల్లు ఒక యాక్ట్ గా మారలేదు దాని చుట్టూ కొన్ని వివాదాలు ఉన్నందున అది విఫలమైంది కాబట్టి పేటెంట్లకు లైసెన్స్ ఇవ్వడం విశ్వవిద్యాలయాలకు ఆదాయంగా మారింది అది విశ్వవిద్యాలయాలకు మాత్రమే కాదు పరిశోధకులకు మరియు ప్రొఫెసర్లకు కూడా లాభదాయకం అయింది కాబట్టి ఇది వ్యవస్థాపక విశ్వవిద్యాలయం యొక్క నేపథ్యం విశ్వవిద్యాలయం ఒక వ్యవస్థాపకుడి పాత్రను పోషిస్తుంది కాబట్టి సాంకేతిక పరిష్కారాన్ని సృష్టిoచే బాధ్యత మరియు ఆర్ధిక ప్రయోజనాలను అందించే బాధ్యతను విశ్వవిద్యాలయాలు తీసుకున్నాయి విశ్వవిద్యాలయాలు తమ బోధనా పనితీరును నిర్వర్తించడమే కాకుండా నూతన సాంకేతిక పరిజ్ఞానాలతో ముందుకు వచ్చి సమాజానికి సహాయం చేయాలన్న కొత్త లక్ష్యం ఏర్పడింది మరియు మేధోసంపత్తి అనేది ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే సాధనంగా ఉపయోగిస్తున్నారు ఎందుకంటే కొత్త సాంకేతిక పరిజ్ఞానo తయారు చేయడానికి మేధోసంపత్తి హక్కుల రక్షణ లేకపోతే ప్రజలు శ్రమ అనే పెట్టుబడి పెట్టడం కష్టం అన్ని సాంకేతిక పరిజ్ఞానాలలో దీనిని మనం చూడ వచ్చు సాఫ్ట్ వేర్ రంగంలో అయినా లేదా బయోటెక్నాలజీలో అయినా ప్రారంభ దశలో కొత్త టెక్నాలజీలో మేధోసంపత్తిపై దృష్టి ఉందని మనం చూస్తాము ఎందుకంటే అప్పటి వరకు హక్కులు లేవు హక్కులు ఉంటేనే ప్రజలు తమ పెట్టుబడిని తిరిగి పొందవచ్చు కాబట్టి ఏదైనా కొత్త పరిశ్రమ యొక్క ప్రారంభ కాలంలో మేధో సంపత్తిపై దృష్టి ఉంటుందని మనం తెలుసుకోవచ్చు ఇది పెట్టుబడులు తీసుకు వచ్చి విశ్వవిద్యాలయాలు కేంద్రీకృత పరిశోధన చేసే పరిస్థితిని తీసుకువస్తుంది దీని వల్ల వారు అప్పటి వరకు జరిగిన పరిశోధన మరియు అభివృద్ధి యొక్క సమాచారాన్ని కూడా వ్యాప్తి చేయగలుగుతారు ప్రాధమిక పరిశోధనలను రక్షించే మేధోసంపత్తిని కొత్త ఉత్పత్తులుగా అభివృద్ధి చేసే విధంగా విశ్వవిద్యాలయాలు కూడా దోహదపడ్డాయి చాలావరకు ఇదే జరిగింది ఎందుకంటే విశ్వవిద్యాలయ పరిశోధనను ఒక ప్రైవేట్ సంస్థ తీసుకునేది దాని సాంకేతికతను మార్కెట్లోకి తీసుకువెల్లి వాణిజ్యపరమైన విలువను వాళ్ళు తీసుకు వచ్చేవారు విశ్వవిద్యాలయాలు ప్రధానంగా పరిశోధన చేస్తాయి కాని విశ్వవిద్యాలయం చేసే పరిశోధన వలన వచ్చే వాణిజ్య విలువపై హక్కు విశ్వవిద్యాలయానికే ఉంటుంది అప్పుడు ఆ వాణిజ్య సంస్థ మరియు విశ్వవిద్యాలయం మధ్య భాగస్వామ్యం ఒక రకమైన లైసెన్సింగ్ లేదా ఒక రకమైన వ్యవస్థాపక నియమానికి దారితీస్తుంది ఇప్పుడు విశ్వవిద్యాలయాలు తమ మేధోసంపత్తిని రెండు విస్తృత మార్గాల్లో ఎక్కువగా వాణిజ్యపరం చేస్తాయి ఒకటి వారు తయారు చేసిన టెక్నాలజీకి లైసెన్స్ ఇవ్వగలరు లేదా ఆ టెక్నాలజీని తయారు చేసిన ప్రొఫెసర్లకు మరియు పరిశోధనా బృందానికి ఒక సంస్థను స్థాపించడానికి అనుమతి ఇవ్వగలరు దీనిని మనం వ్యవస్థాపక విధి అని పిలుస్తాము కాబట్టి అవి అభివృద్ధి చేయబడిన సాంకేతిక పరిజ్ఞానo యొక్క లైసెన్స్ ను వేరే వారికి ఇవ్వవచ్చు దాని ద్వారా ఆదాయం మరియు రాయల్టీలు పొందవచ్చు లేదా వారు ఒక చిన్న బృందాన్ని ఏర్పరుచుకుని ఒక స్టార్ట్అప్ సంస్థను స్థాపించి వ్యవస్థాపకులుగా మారవచ్చు ఇప్పుడు వారి సంస్థ ఈ సాంకేతికతను వాణిజ్యీకరించడానికి ప్రయత్నిస్తుంది ఇవన్నీ విశ్వవిద్యాలయ కార్యక్రమంలో ఒక భాగంగా మారాయి ఎందుకంటే ఇది ప్రజల మంచి కోసం చేస్తున్న పనిగా భావించబడుతుంది బోధన అనేది ప్రజలను మంచి వైపు నడిపించే ఒక విధిని కలిగి ఉంది అదేవిధంగా కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేయడం కూడా ప్రజా ప్రయోజనం కోసం ఒక విశ్వవిద్యాలయం యొక్క పనితీరుతో ముడిపడి ఉంది ఇప్పుడు విశ్వవిద్యాలయాలు కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడంలో కీలకమైనవి కాబట్టి సాంకేతిక పరిజ్ఞానం యొక్క వ్యాప్తి విశ్వవిద్యాలయాల ద్వారా విస్తృతoగా జరుగుతుంది యుఎస్ లో చూస్తే 1980 నుండి 5000 కి పైగా స్టార్టప్లు సృష్టించబడ్డాయి అంటే బే డోల్ యాక్ట్ వచ్చిన తర్వాత విశ్వవిద్యాలయాలలో అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా అనేక స్టార్టప్లు వచ్చాయి భారతదేశంలో కూడా ఐఐటిలు కొన్ని స్టార్టప్లు మొదలు పెట్టాయి ముఖ్యంగా ఐఐటి మద్రాస్ మరియు ఐఐటి బొంబాయిలకు రీసెర్చ్ పార్క్లు ఉన్నాయి ఇవి కొన్ని స్టార్టప్ కంపెనీలను కలిగి ఉన్నాయి మరియు భారతదేశంలో ప్రధానంగా అనుసరిస్తున్న విధానం చూస్తే విశ్వవిద్యాలయ పేటెంట్ల లైసెన్సింగ్ బాగా జరుగుతుంది అంతే కాక ఇంక్యుబేటెడ్ కంపెనీల లైసెన్సింగ్ కూడా జరుగుతుంది కాని ముఖ్యంగా విశ్వవిద్యాలయ పేటెంట్లకు లైసెన్స్ ఇవ్వడం ఎక్కువగా జరుగుతుంది ఇప్పుడు విశ్వవిద్యాలయాలలో మేధోసంపత్తి యొక్క ప్రాముఖ్యత ఏమిటి బ్లాక్ బస్టర్ టెక్నాలజీ ఇది బ్రిస్టల్ మైయర్స్ స్క్విబ్ సమ్మేళనాలను అభివృద్ధి చేయడంలో పాల్గొంది ఇది హెచ్ఐవి ఎయిడ్స్ ఔషదం దీని వలన ఆ విశ్వవిద్యాలయం 370 మిలియన్ డాలర్లకు పైగా సంపాదించింది ఇదంతా బోల్డంత డబ్బుతో ముడిపడి ఉన్నందున విశ్వవిద్యాలయాలు కూడా పేటెంట్ వ్యాజ్యంపై పోరాడే అవకాశం పెరిగిందని మనం చూడవచ్చు కాబట్టి విశ్వవిద్యాలయాలు కంపెనీలతో పోరాడిన వివిధ సందర్భాలు ఉన్నాయి అంతే కాక విశ్వవిద్యాలయాలు ఇతర విశ్వవిద్యాలయాలతో పోరాడాయి విశ్వవిద్యాలయాలు తమ స్వంత ఉద్యోగులు మరియు ప్రొఫెసర్లతో కూడా పోరాడుతాయి యుఎస్లో ఇలాంటి ఒక మైలురాయి కేసును మాడీ వర్సెస్ డ్యూక్ యూనివర్సిటీ కేసు అంటారు ఈ నిర్ణయం 2002 లో వచ్చింది ఇక్కడ ప్రొఫెసర్ మాడీని డ్యూక్ విశ్వవిద్యాలయం నియమించింది వీరి మధ్య ఏవో వివాదాలు పెరిగాయి డ్యూక్ విశ్వవిద్యాలయానికి వ్యతిరేకంగా మాడీ దాఖలు చేసిన ఉల్లంఘన దావా ఉంది డ్యూక్ విశ్వవిద్యాలయం పరిశోధన మినహాయింపు ఉందని వాదించింది దాని కార్యకలాపాలు పరిశోధనకు సమానంగా ఉంటాయని అందువల్ల ఇది సాంకేతికంగా పేటెంట్ ఉల్లంఘన పరిధిలోకి రాకూడదని పేర్కొంది ప్రొఫెసర్ మాడీ మరోవైపు డ్యూక్ విశ్వవిద్యాలయం వారి సాంకేతికతను వాణిజ్యీకరించడంలో దూకుడుగా ఉందని అందువల్ల సాధారణంగా విద్యార్థులకు బోధించడానికి ఉపయోగించే విశ్వవిద్యాలయం కోసం ఉండే పరిశోధన మినహాయింపు దాని సాంకేతికతను వాణిజ్యీకరించే విశ్వవిద్యాలయం కోసం ఇవ్వకూడదు అని వాదించాడు మరియు యునైటెడ్ స్టేట్స్ లోని అన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాలకు ఇది వర్తిస్తుంది కాబట్టి ఈ పరిశోధన మినహాయింపు డ్యూక్ విశ్వవిద్యాలయానికి తెరవబడదని అప్పీలేట్ కోర్టు అభిప్రాయపడింది ఎందుకంటే ఇది సాంకేతికతను వాణిజ్యపరంగా చేస్తుంది కాబట్టి భారతదేశంలో కూడా మనకు ఇంకా బలమైన పరిశోధన మినహాయింపు ఉంది సాంకేతికంగా ఉపయోగపడే పనులను చేయడానికి విశ్వవిద్యాలయాలకు అనుమతి ఉంది తమ విద్యార్థులకు బోధిస్తున్నారు అంతే కాని ఇది వాణిజ్య లక్ష్యాలతో కాకుండా పరిశోధన లక్ష్యాలతో జరుగుతుంది ఇది పేటెంట్ ఉల్లంఘన కింద రాదు కానీ విశ్వవిద్యాలయం వారి పరిశోధన యొక్క ఉత్పత్తులను వాణిజ్యీకరించడం ప్రారంభించిన తర్వాత మాడే వర్సెస్ డ్యూక్ విశ్వవిద్యాలయంలో జరిగినట్లుగా ఉపయోగించిన పరిశోధన మరియు దాని వాణిజ్యీకరణ మధ్య ఒక గీతను గీయడం కష్టం ఇప్పుడు ఇటీవల మనకు CRISPR Cas9 సాంకేతిక పరిజ్ఞానం ఉంది ఇది DNA యొక్క స్నిప్పెట్లను తిరిగి వ్రాయడానికి ఉపయోగించే సాంకేతికత దీన్నే మనం సాధారణంగా జన్యు సవరణ అని పిలుస్తాము ఇది సాంకేతిక ఆధారిత సమస్యల కంటే చాలా నైతిక సమస్యలను లేవనెత్తింది ఇది జన్యుపరమైన పదార్థాలను సవరించడం వలన జరిగే నష్టం యొక్క ఫలితం కావచ్చు ఎందుకంటే పిండ దశలో సాంకేతికత ఉపయోగిస్తే ఈ సవరణ యొక్క అంతిమ పర్యవసానం ఏమిటో ఎవరూ ఊహించలేరు కాబట్టి కొన్ని నైతిక సమస్యలు కూడా ఉన్నాయి యుసి బర్కిలీకి మరియు బ్రాడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ MIT మరియు హార్వర్డ్ పై కేసు ఉంది యుసిబి 2012 లో పేటెంట్ దాఖలు చేసింది మరియు 2014 లో బ్రాడ్ ఇన్స్టిట్యూట్ పేటెంట్ గెలుచుకుంది ఇక్కడ రెండు సంస్థలు ఒక అనుబంధ సాంకేతిక పరిజ్ఞానంపై అధికారం కోసం పేటెంట్లలో ఉన్న వ్యత్యాసాల కోసం దరఖాస్తు చేసాయి ఇది ఓవర్ లాప్పింగ్ టెక్నాలజీ పరిధిలో ఉంది ఇలాంటి సందర్భాల్లో మనం వివిధ రకాల వివాదాలను కనుగొంటాo ఇలాంటి సందర్భాల్లోనే వ్యవస్థాపక విశ్వవిద్యాలయం కూడా పేటెంట్ వ్యాజ్యం వైపు వెళ్ళే అవకాశం ఉంది ఇప్పుడు పరిశోధనను ప్రయోగశాల నుండి మార్కెట్కు తీసుకువెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి ఈ పనిని కొంత మంది ప్రొఫెసర్లు చాలా గొప్పగా చేస్తున్నారు వీరు ప్రయోగశాలల నుండి పరిశోధనలను తీసుకుని ఆ తర్వాత గొప్ప సంస్థలను సృష్టిస్తున్నారు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ హెర్బర్ట్ బోయెర్ జెనెంటెక్ అనే సంస్థను స్థాపించారు ఇది ప్రముఖ ఔషధ సంస్థలలో ఒకటి ఈ రోజు ఇది బయోటెక్నాలజీ సంస్థలలో ఎంతో పేరు పొందింది వారు 1978 లో సింథటిక్ హ్యూమన్ ఇన్సులిన్ను అభివృద్ధి చేశారు ఈ సంస్థను 2009 లో హాఫ్మన్ లా రోచే కొనుక్కున్నారు భారతదేశంలో చూస్తే ఐఐటి మద్రాస్ యొక్క పూర్వ విద్యార్థి అయిన ఒక ప్రముఖ విద్యావేత్త డాక్టర్ పి వెంకట్ రంగన్ గురించి నాకు తెలుసు ఒక అమెరికన్ సాఫ్ట్ వేర్ కంపెనీ యోడ్లీ ఇంక్ అనే సంస్థను ఆయన స్థాపించారు మరియు ఇది వాణిజ్యపరంగా విజయవంతమైంది కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఉన్న MRC లాబొరేటరీ ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ శాస్త్రవేత్త యొక్క కృషి 11 నోబెల్ బహుమతులను అందించింది LMB యొక్క లైసెన్సింగ్ హుమిరా అభివృద్ధికి దారితీసింది హుమిరా ఆటో ఇమ్యూన్ వ్యాధుల కోసం ఉపయోగించే ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న ఔషధం ఇప్పుడు ఇది రాయల్టీలు వాటా అమ్మకాలు మరియు మేధో సంపత్తికి లైసెన్స్ ఇవ్వడం ద్వారా 700 మిలియన్ పౌండ్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించింది కాబట్టి విశ్వవిద్యాలయాలు అభివృద్ధి చేసిన మేధో సంపత్తి మార్కెట్లో ఎలా గ్రహించబడిందనేదానికి ఇది ఎంత ముఖ్యమైన ఉదాహరణో మీరు చూడవచ్చు